ఇంజనీర్లకు డేటా సైన్స్ కోర్సు లోని R మాడ్యూల్ యొక్క 9 వ ఉపన్యాసం కు స్వాగతం ఇక్కడ మనం R లోని నియంత్రణ నిర్మాణాలను పరిశీలిస్తాము ఈ ఉపన్యాసంలో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఫామిలీ కన్స్ట్రక్స్ ఫర్ లూప్ నెస్టడ్ ఫర్ లూప్ ఫర్ లూప్ విత్ ఇఫ్ బ్రేక్ మరియు వైల్ లూప్ గురించి మాట్లాడబోతున్నాం కంట్రోల్ స్ట్రక్చర్స్ లేదా నియంత్రణ నిర్మాణాలను 2 వర్గాలుగా విభజించవచ్చు మొదటిది ఏమిటంటే కొన్నికండిషన్స్ లేదా షరతు లు సంతృప్తి చెందినప్పుడే మీరు కొన్ని ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది మరియు ఈ నియంత్రణ నిర్మాణానికి లేదా కంట్రోల్ స్ట్రక్చర్ కు ఉదాహరణ ఇఫ్ దన్ ఎల్స్ రెండవ ది కొన్ని ఆదేశాలను పదేపదే అమలు చేస్తుంది మరియు ఈ రకమైన నిర్మాణాలకు పునరావృత ఉదాహరణ లు ఫర్ లూప్ మరియు వైల్ లూప్ ఇఫ్ కన్స్ట్రక్ట్ మొదట చూడండి కండీషన్ లేదా షరతు కోసం చెక్ చేస్తే షరతు సంతృప్తి చెందితే అది లూప్లో ఉన్న స్టేట్మెంట్లను అమలు చేస్తుంది తదుపరి స్థాయి ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్ కండీషన్ లేదా షరతు సంతృప్తి చెందితే మేము కొన్ని ఆపరేషన్ లు చేయాలనుకుంటున్నాము మరియు కాకపోతే మేము కొన్ని ప్రత్యామ్నాయ ఆపరేషన్ లు చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్ సింటాక్స్ ఇలా కనిపిస్తుంది కండీషన్ లేదా షరతు సంతృప్తి చెందితే ఈ స్టేట్మెంట్లు అమలు చేయండి లేకపోతే ఈ ప్రత్యామ్నాయ స్టేట్మెంట్లను అమలు చేయండి తదుపరి స్థాయి ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ కన్స్ట్రక్ట్ కాబట్టి ఒక కండీషన్ లేదా షరతు సంతృప్తి చెందితే ఇక్కడ మీకు 2 విషయాలు ఉంటాయి ఈ స్టేట్మెంట్ లను అమలు చేయండి ఆ పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటే మీరు మరొక కండీషన్ లేదా షరతు కోసం తనిఖీ చేస్తే ఈ ప్రత్యామ్నాయ స్టేట్మెంట్ లను అమలు చేయండి రెండూ సంతృప్తి చెందకపోతే వేరే పని చేయండి కాబట్టి వాక్యనిర్మాణం క్రింది విధంగా ఉంటుంది ఈ ఉదాహరణ ను ఇక్కడ పరిశీలిద్దాం కాబట్టి మేము x కు విలువ 6 ను కేటాయించాము x 7 కంటే ఎక్కువగా ఉందా అని మేము తనిఖీ చేస్తున్నాము ఎందుకంటే మీ విలువ 6 మరియు మేము ఒక కండీషన్ 6 ను 7 కన్నా ఎక్కువ అని తనిఖీ చేస్తున్నాము ఇది తప్పు ఈ స్టేట్మెంట్ అమలు చేయ బడదు ఇప్పుడు అది తదుపరి పరిస్థితి x 8 కన్నా ఎక్కువగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది మళ్ళీ ఈ పరిస్థితి కూడా విఫలమవుతుంది ఎందుకంటే 6 8 కంటే ఎక్కువ కాదు మరియు ఈ భాగం అమలు చేయ బడదు ఎందుకంటే ఈ 2 భాగాలు అమలు చేయబడనందున అది వేరే వైపుకు వెళుతుంది మరియు తరువాత అది x యొక్క విలువను 3 పెంచుతుంది అంటే మీకు ఇప్పుడు x విలువ 6 6 3 9 గా ఉంది మరియు 9 యొక్క విలువ x కి కేటాయించబడింది మరియు ఈ కోడ్ ముక్క R లో అమలు అవుతుంది మీరు అవుట్పుట్ 9 అని చూడవచ్చు తరువాత మేము మొదట ఒక సీక్వెన్స్ ఫంక్షన్ ఏమిటో అర్థం చేసుకో వలసిన ఫంక్షన్ కోసం ఫంక్షన్ కోసం ఫర్ కన్స్ట్రక్ట్ కు వెళ్దాము కాబట్టి సీక్వెన్స్ ఫంక్షన్ అంటే ఏమిటో చూద్దాం ఫర్ లూప్ యొక్క భాగాలలో సీక్వెన్స్ ఒకటి అది మనం ఇప్పుడు సీక్వెన్స్ ఫంక్షన్ను చూడడానికి కారణం సీక్వెన్స్ ఫంక్షన్ సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంది సీక్వెన్స్ ఫంక్షన్ ప్రారంభ సంఖ్య నుండి సీక్వెన్స్ ప్రారంభించాల్సిన ముగింపు సంఖ్య వరకు ఉంటుంది మీరు సీక్వెన్స్ ప్రారంభించాల్సిన ముగింపు సంఖ్య కు మీరు ఈ పొడవు ను అందించడం ద్వారా క్రమాన్ని నిర్వచించవచ్చు మీరు ఈ ఆర్గ్యుమెంట్ ను అందించినప్పుడు దాని ద్వారా ఏమి నిర్దేశిస్తుంది మీరు ఈ ఆర్గ్యుమెంట్ పొడవు ను అందించినప్పుడు క్రమం జన రేట్ లేదా ఉత్పత్తి చేయబడాలి కాబట్టి అది ఏమిటంటే ఇది ప్రారంభ సంఖ్య నుండి ముగింపు సంఖ్య వరకు అవసరమైన మూల కాల సంఖ్య ను మీరు ఇక్కడ ఉదాహరణ లను చూడవచ్చు ఇప్పుడు నేను 1 నుండి 10 వరకు ఒక క్రమాన్ని సృష్టించాలనుకుంటున్నాను అని అనుకుందాం ఆపై నేను 3 యొక్క వెడల్పు ను కోరుకుంటున్నాను కాబట్టి నేను పాస్ చేయదలిచిన ఆర్గ్యుమెంట్ 3 ద్వారా వేరు చేయబడిన దాన్ని సృష్టిస్తుందిఆపై 44 మరియు అది మళ్ళీ 3 విలు వలను వదిలి వేస్తుంది ఆపై 7 ఆపై అది మరో 3 విలు వలను వదిలి వేస్తుంది ఆపై A₁0 బదులుగా నేను పొడవు ను పేర్కొనడం ద్వారా అదే చేయగలను కాబట్టి మీరు చేయ గల మార్గం ఈ క్రింది విధంగా ఉంటుంది నేను 4 మూలకాలను కలిగి ఉన్న 1 నుండి 10 వరకు ఒక క్రమాన్ని సృష్టించాలనుకుంటున్నాను కాబట్టి ఇది అదే విషయాన్ని ఉత్పత్తి చేస్తుంది కనుక ఇది ఒకటి నుండి తీసుకొని 1 నుండి ప్రారంభమవుతుంది మరియు 4 మూలకాలను కలిగి ఉన్న 10 వరకు వెళుతుంది ఇప్పుడు నేను 1 నుండి 10 వరకు ఒక క్రమాన్ని సృష్టించాలనుకుంటున్నాను ఇది 4 వెడల్పు కలిగి ఉంది ఈ విధంగా అవుట్పుట్ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఫర్ లూప్ కు వెళ్దాం లూప్ నిర్మాణం యొక్క నిర్మాణం ఒక వెక్టార్ కావచ్చు లేదా సీక్వెన్స్ యొక్క ఒక మూలకం అయిన ఒక ఐటర్ మరియు జాబితా అమలు చేయవలసిన స్టేట్మెంట్లను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఫర్ లూప్ కోసం దీని నిర్మాణాన్ని చూస్తే మనం చూసినట్లుగా ఒక క్రమం లో ఇటర్ సీక్వెన్స్ లో ఒక మూలకం సీక్వెన్స్ ఒక జాబితా R వెక్టర్ ఈ సీక్వెన్స్ లోని ప్రతి మూలకం ఈ స్టేట్మెంట్ లను ఎగ్జిక్యూట్ చేస్తే ఫర్ లూప్ కన్స్ట్రక్ట్ కోసం ఇది చెబుతోంది కాబట్టి ఫర్ లూప్స్ యొక్క తదుపరి స్థాయి నెస్టడ్ ఫర్ లూప్ మీరు నెస్టడ్ ఫర్ లూప్ అని చెప్పినప్పుడు లూప్ కోసం మరొక దానిలో ఉన్న లూప్ నిర్మాణాలకు మనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయని అర్థం నెస్టడ్ ఫర్ లూప్ నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంది ఇక్కడ లూప్ కోసం లూప్ లోపలిది మరియు ఫర్ లూప్ వెలుపల ప్రతి ఐటర్ 1 కోసం లూప్ కోసం అవుటర్ ఫర్ లూప్ అంటారు సీక్వెన్స్ 1 లో ఫర్ లూప్ అమలు అవుతుంది ఇది ఫర్ లూప్ 2 కోసం ఇది ప్రతి ఐటర్ 2 కోసం సీక్వెన్స్ 2 పై ఈ ఆపరేషన్ లను చేస్తుంది మరియు ఫర్ లూప్ కోసం దీనిని వివరించడానికి అవుట్పుట్ ను తిరిగి ఇస్తుంది మనకు ఇక్కడ ఒక ఉదాహరణ ఉంటుంది నేను మూల కాల సంఖ్య ను 5 గా మరియు మొత్తంగా 0 గా ప్రారంభించాను నేను 1 నుండి మొదలు 1 వెడల్పు తో 5 వద్ద ముగుస్తున్న ఒక క్రమాన్ని కలిగి ఉన్నాను నేను ఫర్ లూప్ లోపల ఏమి చేస్తున్నాను ఈ లోపల ఉన్న వేరియబుల్ మొత్తానికి సమ్ ఐ విలువను కేటాయిస్తున్నాను మరియు నేను లూప్లోని ఐటర్ విలువ అయిన i ని మరియు సమ్ ని ప్రింట్ చేస్తున్నాను మరియు మీరు ఈ ఫంక్షన్ను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది ఇలా ప్రవర్తిస్తుంది కాబట్టి మీకు n 5 ఉంది అది మెమరీ లో ఉంచుతుంది కాబట్టి మేము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మరియు మొత్తం 0 అది మొత్తాన్ని 0 కి ప్రారంభిస్తుంది మొదటి సారి అది లూప్లోకి ప్రవేశించినప్పుడు అది సీక్వెన్స్ నుండి 1 విలువను తీసుకుంటుంది ఆపై మీరు ఇప్పటికే మొత్తంగా 0 0 1 1 గా ఉంది మరియు అది మొత్తానికి విలువ 1 ని కేటాయిస్తుంది మొదటి ఇటర్ లేదా మొదటి పునరావృతం లో మొత్తం విలువ 1 అని మీరు చూడవచ్చు రెండవ పునరావృతం లో మీకు విలువ మొత్తం ఒకటిగా ఉంటుంది అది తదుపరి పునరావృతానికి వెళుతుంది ఇప్పుడు i విలువ 2 గా ఉంది కాబట్టి మీకు ఇప్పటికే మొత్తం విలువ ఒకటి మరియు నేను 2 1 2 3 మరియు 3 యొక్క విలువ రెండవ పునరావృతం లో వేరియబుల్ మొత్తానికి కేటాయించబడింది మీరు ఆ విలువను చూడవచ్చు మొత్తం ఇక్కడ 3 సీక్వెన్స్ 5 వరకు రన్ చేస్తుంది కాబట్టి 5 పునరావృతాల ముగింపులో మొత్తం 15 అవుతుంది కొన్నిసార్లు అవసరమైన పరిస్థితి సంతృప్తి కరంగా ఉందని మీకు అనిపించినప్పుడు ఫంక్షన్ను ఆపడం అవసరం ఫర్ లూప్లోని బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి దీన్ని సాధించ వచ్చు కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూద్దాం నేను వేరియబుల్ n కి 100 యొక్క వేరియబుల్ విలువను కేటాయిస్తున్నాను మరియు నేను మొత్తాన్ని 0 గా ప్రారంభిస్తున్నాను ఇప్పుడు మొత్తం 15 దాటినప్పుడు నేను లూప్ను ఆపాలనుకుంటున్నాను నేను ఎలా చేయాలి కాబట్టి ఫర్ లూప్ లో బ్రేక్ కన్స్ట్రక్ట్ ఉంటే మీరు కలిగి ఉండాలి కాబట్టి ఫర్ లూప్లో ఇవి నేను ఈ మొత్తాన్ని జోడించి ఆపై దాని విలువను మరియు మొత్తానికి కేటాయించే ప్రతి పునరావృతానికి అందుబాటులో ఉన్న స్టేట్మెంట్లు మరియు నేను లూప్ వేరియబుల్ మరియు మొత్తాన్ని కలిగి ఉన్న వెక్టర్ను ప్రింట్ చేస్తున్నాను మొత్తం 15 కన్నా ఎక్కువ ఉంటే నేను ఒక షరతు ను తనిఖీ చేయాలి నేను బ్రేక్ అని చెపుతాను ఎందుకంటే ఇది నేను లూప్ ను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఒకసారి ప్రోగ్రామ్ ను పునరావృతం చేయడానికి ముందే లూప్ నుండి నిష్క్రమిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం కాబట్టి మొదటి పునరావృతంలో లూప్ వేరియబుల్ విలువ 1 ను కలిగి ఉంది ఎందుకంటే ఇది 1 నుండి ప్రారంభమయ్యే క్రమం మరియు చివరి విలువ ఇక్కడ 100 కాబట్టి మునుపటి ఉదాహరణ లో కూడా చూశాము మొదటి సారి మొత్తం విలువ 1 అవుతుంది మొత్తం 15 కంటే ఎక్కువగా ఉంటే అది షరతు ను తనిఖీ చేస్తుంది ఎందుకంటే మొత్తం విలువ 1 ఎందుకంటే ఇది 15 కన్నా ఎక్కువ కాదు బ్రేక్ స్టేట్మెంట్ అమలు చేయ బడదు పునరావృత సంఖ్య 6 వచ్చినప్పుడు మొత్తం విలువ ఇప్పటికే 15 మరియు ఇప్పుడు పునరావృత విలువ 6 15 6 21 అవుతుంది మరియు ఆ 21 వేరియబుల్ మొత్తానికి కేటాయించబడుతుంది మొత్తం 15 కన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు ఈ కండీషన్ ను తనిఖీ చేస్తే ఈ పరిస్థితి సంతృప్తి కరంగా ఉంది మరియు బ్రేక్ స్టేట్మెంట్ అమలు అవుతుంది ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఫర్ లూప్ నుండి నిష్క్రమిస్తుంది తరువాత మనం వైల్ లూప్ నిర్మాణానికి వెళ్తాము ఒక నిర్దిష్ట షరతు ఉల్లంఘించబడే వరకు మీరు స్టేట్మెంట్లను అమలు చేయాలనుకున్నప్పుడు వైల్ లూప్ ఉపయోగించబడుతుంది మనము ఫర్ లూప్ లోపల బ్రేక్ కన్స్ట్రక్ట్ తో దీనిని సమానం గా చూడవచ్చు సహజ సంఖ్యల క్రమాన్ని పరిశీలిద్దాం మీరు సహజ సంఖ్య ను కనుగొనాలనుకుంటున్నారు ఆ తర్వాత సహజ సంఖ్యల మొత్తం మీరు ఉండాలనుకున్న నిర్దిష్ట తుది మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది నేను మొత్తాన్ని 0 మరియు ప్రారంభ వేరియబుల్ i 0 గా ప్రారంభిస్తున్నట్లు మీరు చూసిన అదే ఉదాహరణ ను మీరు పరిశీలిస్తారు మరియు తుది మొత్తం 15 గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా నేను while loop ఫంక్షన్ను వ్రాస్తాను మొత్తం చివరి మొత్తం కంటే తక్కువగా ఉంటుంది నేను i విలువను 1 ద్వారా పెంచాలనుకుంటున్నాను మరియు దానిని i విలువ కు తిరిగి కేటాయించాలనుకుంటున్నాను మరియు నేను కూడా మొత్తాన్ని iter విలువ ద్వారా పెంచాలనుకుంటున్నాను మరియు దానిని మొత్తానికి తిరిగి కేటాయించి చివరకు మళ్ళి విలువ మరియు మొత్తాన్ని ముద్రించాలనుకుంటున్నాను లూప్ వేరియబుల్ విలువ 4 వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలు చేయబడతాయి ఇది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుందాం మొదటి సారి నేను i కి 0 ను కేటాయించి నట్లు అయితే ఇది కండీషన్ మొత్తం తుది మొత్తం కంటే తక్కువగా ఉందని తనిఖీ చేస్తుంది అది i ద్వారా పెరుగుతుంది కాబట్టి i1 అంటే 01 మీరు లూప్ వేరియబుల్ 1 మొత్తం 0 1 గా పొందుతారు కాబట్టి మొత్తానికి విలువ ఒకటి వస్తుంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మొదటి పంక్తి ప్రింట్ చేస్తుంది ఇప్పుడు అది తదుపరి పునరావృవ్రతానికి వస్తుంది ఇప్పుడు ఆ మొత్తం తుది మొత్తం కంటే తక్కువగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది మొత్తం 1 ఇది తుది మొత్తం 15 ఇది తక్కువ ఇది తదుపరి పునరావృతం కోసం వెళుతుంది ఇది విలువ ను నవికరిస్తుంది ఆర్ R లో ప్రాథమిక గ్రాఫిక్స్ ఆపరేషన్ లను ఎలా చేయాలో తదుపరి ఉపన్యాసంలో చూడబోతున్నాం